హాయ్ అందరికి తిరిగి స్వాగతం కాబట్టి మా మునుపటి వీడియోలో మనం నేర్చుకున్నది ఒక వ్యక్తిత్వాన్ని ఎలా అభివృద్ధి చేయాలి మరియు ఆ వ్యక్తి కోసం ఒక కార్యాచరణను గుర్తించండి ఆ కార్యాచరణకు ముందు కార్యాచరణ సమయంలో మరియు కార్యాచరణ తర్వాత కూడా ఒక టైమ్లైన్ను సృష్టించండి ఈ కార్యకలాపాలలో మేము చేసిన పని ఏమిటంటే ఆ కస్టమర్ తన సాధారణ కార్యకలాపాల్లో పాల్గొనే టాస్క్ ఫ్లో సముదాయం గమనించాము కాబట్టి ఈ పరిస్థితిలో మేము మీకు చూపించబోయేది సామ్ 14 ఏళ్ల పాఠశాల విద్యార్ధి అతను భారతదేశంలోని పూణేలోని ఒక అంతర్జాతీయ పాఠశాలలో చదువుతున్నాడు మరియు తరగతి గదిలో ఏమి జరుగుతుందో చూద్దాం విద్యార్థులందరూ శుభోదయం సార్ ప్రొఫెసర్ శుభోదయం శుభోదయం శుభోదయం సామ్ సరే పిల్లలు కాబట్టి గత తరగతిలో మనము నేర్చుకున్నామో ఎవరికైనా తెలుసా బస్ టికెట్లో నోట్స్ రాసుకున్నావా సామ్ ఏం నేర్చుకున్నావు విద్యార్థి సామ్ సమాధానం ఇస్తున్నారు సర్ మనము రెండు వేరియబుల్స్లో సరళ సమీకరణాలను నేర్చుకున్నాము రెండు వేరియబుల్స్ లోని సరళ సమీకరణం సరైనది ఈరోజు మనం మూడు వేరియబుల్స్లో సరళ సమీకరణాన్ని నేర్చుకోబోతున్నాం సరే సరే సరే ఇది మూడు వేరియబుల్స్లో సరళ సమీకరణం మీకు రెండు వేరియబుల్స్ ఉన్నప్పుడు ఒక వేరియబుల్ మరియు మరొక వేరియబుల్ ఇప్పుడు మాకు మొత్తం మూడు వేరియబుల్స్ ఇక్కడ రెండు వేరియబుల్స్ మరియు మరొక వేరియబుల్ ఉన్నాయి మీరు బాగా అర్థం చేసుకున్నారు సరే తరువాతి సారి మంచి నోట్స్తో సిద్ధం చేసుకోండి కాగితం ముక్కలపై ఇలా కాదుసరే తదుపరి తరగతి నుండి కలుద్దాం బై ప్రొఫెసర్ విద్యార్థులందరూ ధన్యవాదాలు అండి విద్యార్థి 1 సామ్ మీరు మీ నోట్స్ లను దయచేసి పంచుకోగలరా నేను ఈ రోజు బాలా సార్ క్లాస్ వినలేదు విద్యార్థి 1 ధన్యవాదాలు సామ్